స్వాగతంఈ రోజు మనం ఉపన్యాసం 43 లో సరళ బీజగణితం లోని మాతృక యొక్క ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ గురించి చర్చిస్తాము మన మునుపటి ఉపన్యాసంలో మ్యాట్రిక్స్ లోని ర్యాంక్ యొక్క నిర్వచనం అనగా నాన్ జీరో వరుసల సంఖ్య లేదా దాని తగ్గిన వరుస ఎచెలాన్ రూపం లోని పైవట్ల సంఖ్య ఈ రెడ్యూస్డ్ రో ఎచెలాన్ ఫామ్ చాలా ముఖ్యం ఇది మ్యాట్రిక్స్ గురించి చెబుతుంది ఈ ర్యాంక్ చాలా అనువర్తనాల లో ఉపయోగించబడుతుంది కాబట్టి మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అనేది మన రెడ్యూస్డ్ రో ఎచెలాన్ ఫామ్ లో చూసే పివట్స్ సంఖ్య ఉదాహరణకు మునుపటి ఉపన్యాసాలలో ఇప్పటికే ఉపయోగించిన A ను తీసుకుంటాము దాని రెడ్యూస్డ్ రో ఎచెలాన్ ఫామ్ ని ఇక్కడ చూశాము A1 2 2 1 1 2 4 4 0 3 1 2 3 3 4 3 6 7 1 1 A1 2 2 1 1 0 0 1 2 5 0 0 0 2 1 0 0 0 0 0 ఈ మ్యాట్రిక్స్ యొక్క రో రెడ్యూస్డ్ ఎచెలాన్ ఫామ్ ఇది ఇప్పుడు మనం పివట్స్ ను లెక్కించాలి కాబట్టి ఇక్కడ 1 అనేది పివట్ మరియు ఈ 2 కూడా పివట్ మనకు 1 2 3 వరుసలో 3 పివట్స్ రెడ్యూస్డ్ ఎచెలాన్ ఫామ్ లో ఉన్నాయి అందువల్ల ఈ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ 3 గా ఉంది కాబట్టి 3 పివట్స్ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ డెఫినిషన్ ప్రకారం ఉన్నాయి ఇది రెడ్యూస్డ్ రో ఎచెలాన్ ఫామ్ లో ఉన్న పివట్స్ 3 ఈ ఉదాహరణలో ఈ డెఫినిషన్ ప్రకారము m × n మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ను సులభంగా తెలుసుకోవచ్చు n లేదా m కంటే ఎక్కువగా ర్యాంక్ ఉండకూడదు కాబట్టి m అనేది అడ్డు వరుసల సంఖ్య మరియు n అనేది నిలువు వరుసల సంఖ్య మరియు ర్యాంక్ m లేదా n కంటే ఎక్కువగా ఉండకూడదు ఇది కనిష్ట m మరియు n కంటే తక్కువగా ఉండాలి ఎందుకంటే ప్రతి రో లేదా ప్రతి కాలమ్ ఒకటి కంటే ఎక్కువ పివట్ ను కలిగి ఉండకూడదు కాలమ్ గరిష్టంగా ఒక పివట్ కలిగి ఉండవచ్చు లేదా రో కూడా ఒక పివట్ ఉండవచ్చు ఒక రో లొ రెండు పివట్స్ లేదా అంతకంటే ఎక్కువ ఉండకూడదు కాలమ్ లో కూడ రెండు పివట్స్ లేదా అంతకంటే ఎక్కువ ఉండకూడదు మనము పివట్స్ సంఖ్య గురించి మాట్లాడుతున్నాముఇది ర్యాంక్ కాదు m కంటే ఎక్కువ ఉండకూడదు m యొక్క కనిష్టానికి తక్కువగా లేదా సమానంగా ఉండాలి మరియు ఈ సంఖ్య n A1 2 2 1 1 2 4 4 0 3 1 2 3 3 4 3 6 7 1 1 Ax0 x1 x2 x3 x4 x5 1 2 1 0 0 0 2 9 5 0 4 0 5 1 ఇక్కడ x2 మరియు x5 ను ఫ్రీ వేరియబుల్స్ గా తీసుకొని పరిష్కారం Ax 0 రూపంలో వ్రాయవచ్చు ఇప్పుడు మనం వాస్తవానికి ర్యాంక్ యొక్క ఇతర నిర్వచనాల కోసం చూస్తున్నాము ఎందుకంటే ర్యాంక్ అంటే పివట్ సంఖ్య పరంగా మనం ఇచ్చిన ఏకైక డెఫినిషన్ కాదు కాబట్టి దాని ఇతర డెఫినిషన్స్ కొన్ని అవసరం అవుతాయి ఇప్పుడు మనము కేసు 1 ను 1120 గా తీసుకుని ఆల్ఫా ను ఎంచుకోవడం ద్వారా ఈ వ్యవస్థకి ఒక పరిష్కారం లభిస్తుంది ఈ సందర్భంలో మనం 1 మరియు 2 ని 0 గా ఎంచుకుంటున్నాము కాబట్టి ఈ Ax 0 యొక్క పరిష్కారం 2 1 0 0 0 అవుతుంది కాబట్టి ఇది సిస్టమ్ యొక్క Ax 0 యొక్క పరిష్కారం ఆపై ఈ Ax 0 సమీకరణాన్ని మనం ఈ రూపంలో వ్రాయవచ్చు ఈ మ్యాట్రిక్స్ A యొక్క ఉత్పత్తి ఇక్కడ x తో x1 x2 x3 x4 x5 అని మనము ఇంతకు ముందే మాట్లాడాము ఈ ప్రాడక్ట్ A మరియు x తో మనం ఈ x1 మరియు తరువాత మొదటి కాలమ్ ప్లస్ x2 రెండవ కాలమ్ x3 రెండవ కాలమ్ x4 మరియు మూడవ కాలమ్ x5 ఇది 0 కి సమానం x11 2 1 3 x22 4 2 6 x3 2 4 3 7 x4 1 0 3 1 x51 3 4 1 0 0 0 0 ఈ మ్యాట్రిక్స్ వెక్టర్ ప్రాడక్ట్ ని చూడటానికి ఇది మరొక మార్గం ఇది వెక్టర్ ఫామ్ లో మనం వ్రాయవచ్చు మరియు ఇది 2 4 x 1 తో సమీకరణాల యొక్క ఒక పరిష్కారం అని మరియు ఇది ఇక్కడ 1 4 అని మనము గమనించాము కాబట్టి ఇది 2 మరియు x2 1 మరియు ఇది మనం అన్నీ 0 గా తీసుకోవచ్చు దీనితో మనం ఇప్పుడు గమనించినది ఈ రెండుసార్లు అయిన C1 మ్యాట్రిక్స్ యొక్క కాలమ్ 1 ను సూచిస్తుంది ⟹ 2C1C20 ఇది కాలమ్ 1 మరియు కాలమ్ 2 పై ఆధారపడి ఉన్నాయని గమనించాము ఈ కాలమ్ 2 ని కాలమ్ 1 పరంగా మనం ఇక్కడ వ్రాయవచ్చు కాబట్టి కాలమ్ 2 కాలమ్ 1 యొక్క రెండు రెట్లు తప్ప మరొకటి కాదు కాబట్టి ఇది మ్యాట్రిక్స్ నుండి నేరుగా చూడగలిగే సంబంధం ఎందుకంటే కొన్నిసార్లు అది మనకు ఎక్కువ వెక్టర్స్ ఉన్నప్పుడు చూడటం అంత సులభం కాదు ఇక్కడ రెండు వెక్టర్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మనం సులభంగా చూడవచ్చు C2 కాలమ్ రెండు సార్లు C1 అని మనం చూసిన ఒక సంబంధం ఇది కాబట్టి ఈ రెండు కాలమ్ లు ఆధారిత కాలమ్ మరొక పరిశీలనగా ఇప్పుడు మనం ఈ 1021 ని ఎన్నుకునే కేసును తీసుకుంటాము అంటే ఇప్పుడు ఈ Ax 0 యొక్క పరిష్కారం ఈ 9 5 0 4 0 5 1 వెక్టర్ తో ఇవ్వబడింది కాబట్టి మళ్ళీ ఈ మొదటి మూడవ మరియు నాలుగవ కాలమ్ లు వీటి తగ్గిన రూపం లో పివట్స్ ను కలిగి ఉంటాయి కాబట్టి ఇక్కడ Ax 0 మళ్ళీ ఈ పరిశీలనతో మనము ఇప్పుడు పరిష్కారాన్ని పరిష్కరిస్తాము x1 x2 x3 x4 x5 9 5 0 4 0 5 1

5C1 4C3 0 5C14C30 5C4 ఎరుపు రంగులో ఉన్న ఈ వెక్టర్స్ ఇక్కడ కాలమ్ నంబర్ 1 కాలమ్ నెంబర్ 3 మరియు కాలమ్ నంబర్ 4 అన్ని రెడ్యూస్డ్ ఎచెలాన్ ఫామ్ నుండి మనం తెలుసుకోగల మరొక పరిశీలన కాబట్టి ఇక్కడ ఉన్న ఈ వెక్టర్స్ రెడ్యూస్డ్ ఫామ్ నుండి నేరుగా నిరూపించగలము మరియు ఇవి సరళ స్వతంత్రంగా ఉంటాయి ఇవి దీని రెడ్యూస్డ్ ఫామ్ ని ఏర్పరుస్తాయి మరియు ఇక్కడ ఈ కాలమ్s ఆ ఫ్రీ వేరియబుల్స్ కు అనుగుణంగా ఉన్నాయని మనము చూశాము అవి సరళంగా ఆధారపడి ఉంటాయి మరియు ఈ సాధారణ ఉదాహరణకి మాత్రమే కాకుండా మనకు తగ్గిన రూపంలో పివట్స్ ఉన్న కాలమ్ అవి ఎల్లప్పుడూ లీనియర్లి ఇండిపెండెంట్ ఉంటాయి మరియు ఈ ఫ్రీ వేరియబుల్స్ ఉన్న ఇతర కాలమ్ లేదా అవి పివట్స్ లేని చోట అవి వాస్తవానికి లీనియర్లి డిపెండెంట్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం ఈ నిర్వచనాన్ని తిరిగి వ్రాయగలము ఇది ఈ పివట్ తప్ప మరేమీ కాదు కానీ ఇప్పుడు మనం స్వతంత్ర కాలమ్ సంఖ్యగా వ్రాయవచ్చు ర్యాంక్ స్వతంత్ర కాలమ్ సంఖ్య తప్ప మరొకటి కాదు ఎందుకంటే ఈ కాలమ్ ఆధారపడి ఉంటుంది మరియు ఈ కాలమ్ కూడా ఆధారపడి ఉంటుంది 3 స్వతంత్ర కాలమ్స్ ఉన్నాయి మరియు అవి ప్రాథమికంగా ఈ పివట్ కాలమ్కు అనుగుణంగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ర్యాంక్కు మా డెఫినిషన్ ఏమిటంటే ర్యాంక్ ఒక మ్యాట్రిక్స్ లోని స్వతంత్ర కాలమ్ సంఖ్య తప్ప మరొకటి కాదు మరలా కాలమ్ తో మనం ఇక్కడ చేసిన అదే పరిశీలన వరుసలతో కూడా చేయవచ్చు కాబట్టి మనకు ఈ పివట్లు లభించిన వరుసలు ఈ మ్యాట్రిక్స్లో స్వతంత్రంగా ఉండే వరుసల సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ర్యాంక్ స్వతంత్ర వరుసల సంఖ్య తప్ప మరేమీ కాదని ఈ నిర్వచనాన్ని కూడా మనం కలిగి ఉండవచ్చు మరియు అవి కాలమ్కు సమానంగా ఉంటాయి ఎందుకంటే పివట్ సంఖ్య ప్రాథమికంగా దాని తగ్గిన రూపంలో స్థిరంగా ఉంటుంది ఇప్పుడు మనం మరొక నిర్వచనాన్ని ఇవ్వగలము మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అంటే లీనియర్లి ఇన్డిపెండెంట్ వరుసల సంఖ్య లేదా ర్యాంక్ అయిన మ్యాట్రిక్స్లోని లీనియర్లి ఇండిపెండెంట్ కాలమ్ సంఖ్య మరో డెఫినిషన్ దీనికి మనం ఈ రెండు ఖాళీలను నిర్వచించాము నిలువు వరుసల స్ధలం కాలమ్ స్పేస్ A యొక్క కాలమ్ వెక్టర్స్ యొక్క స్పాన్ తప్ప మరొకటి కాదు కాబట్టి ఇచ్చిన మ్యాట్రిక్స్ A కోసం మనము దాని కాలమ్ను వెక్టర్స్గా తీసుకుంటాము మరియు తరువాత వాటిని విస్తరిస్తాము కాబట్టి దీనిని మనము కాలమ్ స్పేస్ అని పిలుస్తాము ఎందుకంటే వెక్టర్ యొక్క ఏదైనా వెక్టర్ స్పేస్ ఇది మునుపటి ఉపన్యాసాలలో మనం ఇప్పటికే చూశాము కాబట్టి ఇక్కడ ఈ వెక్టర్స్ స్పాన్ దీని యొక్క కాలమ్ వెక్టర్స్ కూడా వెక్టర్ స్పేస్ ఏర్పరుస్తాయి దీనిని మనం కాలమ్ స్పేస్ అని పిలుస్తాము కాబట్టి కాలమ్ స్పేస్ అనేది వెక్టర్ స్పేస్ ఇది A యొక్క కాలమ్ స్పాన్ తప్ప మరొకటి కాదు అదేవిధంగా మనకు వరుసల స్పేస్ యొక్క వరుస వెక్టర్స్ యొక్క స్పాన్ తప్ప మరొకటి కాదు మనము అక్కడ వరుసలను తీసుకొని వాటిని విస్తరిస్తే కాలమ్ స్పేస్ కి సమానంగా ఉంటుంది కాబట్టి ఈ స్పేస్ మనం రో స్పేస్ అని పిలుస్తాము ర్యాంక్ కోసం ఇప్పుడు మనకు ఉన్న మరొక డెఫినిషన్ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ వరుస స్పేస్ యొక్క డైమెన్షన్ ఎందుకంటే ఉదాహరణకు రో గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ వరుసల స్పేస్ యొక్క డైమెన్షన్ ఏమిటి డైమెన్షన్ ఇక్కడ ఆ సెట్లోని లీనియర్లి ఇన్డిపెండెంట్ వరుసల సంఖ్య అవుతుంది కాబట్టి లీనియర్లి ఇండిపెండెంట్ వరుసల సంఖ్య వాస్తవానికి ర్యాంక్తో మళ్ళీ డెఫినిషన్ ఇక్కడ వరుస స్పేస్ యొక్క డైమెన్షన్ మ్యాట్రిక్స్ లోని లీనియర్లి ఇండిపెండెంట్ వరుసల సంఖ్య లేదా కాలమ్ స్పేస్ యొక్క డైమెన్షన్ తప్ప మరొకటి కాదు కాబట్టి కాలమ్ స్పేస్ యొక్క డైమెన్షన్ మ్యాట్రిక్స్ A లోని సరళ సరళ కాలమ్ సంఖ్య తప్ప మరొకటి కాదు కాబట్టి మనకు ఇప్పటివరకు మూడు నిర్వచనాలు ఉన్నాయి ర్యాంక్ ఏమీ కాదు రెడ్యూస్డ్ రో లో పివట్ సంఖ్య తగ్గిన ఎచెలాన్ ఫామ్ డెఫినిషన్ సంఖ్య 2 మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ లీనియర్లి ఇండిపెండెంట్ వరుసల సంఖ్య లేదా మ్యాట్రిక్స్ యొక్క లీనియర్లి ఇండిపెండెంట్ కాలమ్ సంఖ్య తప్ప మరొకటి కాదు మరియు డైమెన్షన్ యొక్క పరంగా మనం ర్యాంక్ వరుస యొక్క డైమెన్షన్ తప్ప మరొకటి కాదని చెప్పగలను స్పేస్ లేదా A యొక్క కాలమ్ స్పేస్ యొక్క డైమెన్షన్ ర్యాంక్ శూన్య సిద్ధాంతం మనము దీనిని ఉదాహరణ సహాయంతో పరిశీలిస్తాము కాబట్టి మళ్ళీ మనము అదే ఉదాహరణతో కొనసాగుతాము కాబట్టి మనకు ఇక్కడ ఈ A ఉంది మరియు దాని రెడ్యూస్డ్ ఫామ్ మనకు ఈ పివట్ ఎలిమెంట్స్ ను కలిగి ఉంది మనకు x1 x2 x3 x4 x5 1 2 1 0 0 0 2 9 5 0 4 0 5 1 రూపంలో వ్రాయబడిన Ax 0 పరిష్కారం కూడా ఉంది ఇది పరిష్కారాలను ప్రాడక్ట్ చేస్తుంది ఇక్కడ A యొక్క ర్యాంక్ 3 ఎందుకంటే ఇది చాలా లీనియర్లి ఇండిపెండెంట్ వరుసలు లేదా లీనియర్లి ఇండిపెండెంట్ కాలమ్ సంఖ్య లేదా మనకు ఈ ర్యాంక్ ఉన్న పివట్ సంఖ్య 3 A యొక్క శూన్యత ఏమిటి నల్లిటి గుర్తుంచుకోండి నల్లిటి నల్ స్పేస్ యొక్క డైమెన్షన్ మరియు ఇక్కడ నల్ స్పేస్ ఈ Ax 0 యొక్క పరిష్కారాలు కాబట్టి Ax 0 యొక్క పరిష్కార సమితి మనకు డైమెన్షన్ 2 ను కలిగి ఉంది ఎందుకంటే ఈ సమితి యొక్క ఏదైనా పరిష్కారాన్ని ప్రాడక్ట్ చేయగల రెండు వెక్టర్స్ మరియు ఈ రెండు వెక్టర్స్ లీనియర్లి ఇండిపెండెంట్ ఉంటాయి కాబట్టి ఇక్కడ A యొక్క నల్లిటి 2 ఎందుకంటే ఇది వరుసగా తగ్గిన ఎచెలాన్ ఫామ్లో ఈ ఫ్రీ వేరియబుల్స్ సంఖ్య సాధారణంగా మొదటి ఉదాహరణ గురించి మరోసారి మాట్లాడుదాం ఇక్కడ మనకు ర్యాంక్ 3 ఉంది మరియు ఈ రెండింటిని జోడించినప్పుడు నల్లిటి 2 కాబట్టి 32 వేరియబుల్స్ సంఖ్యను ఇక్కడ ఇస్తాము Ax 0 లో తెలియని సంఖ్య కారణం స్పష్టంగా ఉంది ఎందుకంటే ర్యాంక్ ఇక్కడ పివట్స్ సంఖ్యను ఖచ్చితంగా నిర్వచిస్తుంది మరియు ఈ నల్లిటి ఈ తెలిసిన పివట్ సంఖ్య తప్ప మరొకటి కాదు కాబట్టి మనము ఇక్కడ ప్రతి కాలమ్ను కవర్ చేస్తున్నాము ఇక్కడ మనకు పివట్ ఉంది కనుక ఇది ఇక్కడ ర్యాంక్ కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ 11 మరియు ఈ 1 1 కాబట్టి మనకు ర్యాంక్ 3 ఉంది ఎందుకంటే ఈ 3 కాలమ్ కు పివట్స్ ఉన్నాయి మరియు ఈ రెండు కాలమ్స్ కు పివట్ లేదు కాబట్టి అవి ఫ్రీ వేరియబుల్స్ అవుతాయి మరియు అది A యొక్క నల్లిటి తప్ప మరొకటి కాదు కాబట్టి ఇది ఇక్కడ చివరలను జోడిస్తుంది ఇవి కాలమ్ సంఖ్య లేదా Ax లో అన్నోన్ సంఖ్య b కి సమానం ఈ రెండు 32 ఆ 5 కి జోడిస్తుంది ఈ సందర్భంలో మనకు 5 కాలమ్ లు ఉన్నాయి సాధారణంగా మనము దీన్ని ఎలా చదువుతాము A యొక్క నల్లిటి ఈ మునుపటి సందర్భంలో 2 అయిన నల్ స్పేస్ యొక్క డైమెన్షన్ తప్ప మరొకటి కాదు అంటే ఫ్రీ వేరియబుల్స్ సంఖ్య లేదా మన సంజ్ఞామానం లో మనం ఈ సంఖ్యను ఫ్రీ వేరియబుల్ n గా తీసుకుంటాము ఎందుకంటే మనకు n కాలమ్స్ ఉన్నాయి మరియు r అనేది మనకు పివట్ ఉన్న వరుసలు కాబట్టి ఈ n r లేదా ఈ r ప్రాథమికంగా మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఎందుకంటే ఇవి పివట్ కూర్చున్న వరుసలు కాబట్టి A యొక్క ర్యాంక్ r అనేది పివట్ ఎలిమెంట్స్ సంఖ్య కాబట్టి ఇక్కడ ర్యాంక్ r మరియు ఈ నల్లిటి n r కాబట్టి అది మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ మరియు మ్యాట్రిక్స్ యొక్క నల్లిటి అని చెబుతుంది కాబట్టి r ఈ n r తప్పనిసరిగా n కు జతచేయాలి మ్యాట్రిక్స్ లోని కాలమ్ సంఖ్య కాబట్టి దీనిని ర్యాంక్ నల్లిటి తీరం ర్యాంక్ నల్లిటి n అంటారు ఇప్పుడు ఇక్కడ మనము మ్యాట్రిక్స్ A3 0 2 2 6 42 24 54 21 21 0 15 యొక్క ర్యాంక్ను కనుగొంటాము కాబట్టి ఈ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఇక్కడ 3 0 2 2 మరియు తరువాత ర్యాంక్ను కనుగొనడం కోసం మనం రెడ్యూస్డ్ రో ఎచెలాన్ ఫామ్ లోకి మార్చాలి కాబట్టి ఈ సందర్భంలో మనం దీన్ని 0 కి సెట్ చేయడానికి ప్రయత్నిస్తాము మనము 1 వ వరుసతో రెండు రెట్లు జోడిస్తాము మరియు అది ఇక్కడ 0 ఇస్తుంది ఈ 42 ఉన్నట్లే ఉంటుంది మరియు ఇక్కడ 24 మరియు ఈ 2 కాబట్టి ఇది 28 అవుతుంది మరియు తరువాత మనకు 58 ఉంది కాబట్టి వాస్తవానికి ఇది ఈ వరుస యొక్క రెండు రెట్లు మనం దీనికి జోడిస్తున్నాము కాబట్టి ఇది 24 మరియు తరువాత దీనికి 28 ఇక్కడ కూడా 5424 ఇది 58 మరియు అదే విధంగా మనము ఇక్కడ 7 తో గుణించి తరువాత తీసివేస్తాము కాబట్టి మనకు ఈ రో వస్తుంది A3 0 2 2 0 42 28 58 0 21 14 29 3 0 2 2 0 42 28 58 0 0 0 0 ర్యాంక్A2 కాబట్టి ఇది రెడ్యూస్డ్ రో ఎచెలాన్ ఫామ్ మరియు ఈ వరుసలో తగ్గిన ఎచెలాన్ ఫామ్ లొ ఇప్పుడు పివట్ సంఖ్యను లెక్కించాలి కాబట్టి మనకు ఇక్కడ ఒక పివట్ ఉంది మనకు మరొక పివట్ 42 గా ఉంది కాబట్టి ఇక్కడ మొత్తం పివట్స్ మనకు 2 ఉన్నాయి మరియు ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ లో ర్యాంక్ 2 ఉంది కాబట్టి ర్యాంక్ పొందడానికి ఇది సరళమైన మార్గం మనము మ్యాట్రిక్స్ ను తీసుకొని దానిని రెడ్యూస్డ్ రో ఫామ్ కి తగ్గించడానికి ప్రయత్నిస్తాము ఆపై పివట్ సంఖ్యను లెక్కించడం మరియు అది ఖచ్చితంగా మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ దీని ద్వారా A ర్యాంక్ ఇవ్వబడిన మరొక ఉదాహరణను తీసుకుందాం A1 2 0 1 2 6 3 3 1 4 4 5 1 2 0 1 0 2 3 1 0 2 4 6 1 2 0 1 0 2 3 1 0 0 7 7 అందువల్ల ర్యాంక్A3 డెటర్మనెంట్ పరంగా ఈ ర్యాంక్ను నిర్ణయించడానికి మరొక మార్గం ఉంది కాబట్టి మొదట ఇక్కడ సబ్మ్యాట్రిక్స్ యొక్క డెఫినిషన్ A అనేది ఆర్డర్ m × n యొక్క ఏదైనా మ్యాట్రిక్స్ అని అనుకుందాం అప్పుడు కొన్ని వరుసలను మరియు A నుండి కొన్ని కాలమ్ ను వదిలివేయడం ద్వారా పొందిన మ్యాట్రిక్స్ ను సబ్ మ్యాట్రిక్స్ అంటారు కాబట్టి మ్యాట్రిక్స్ ఇవ్వబడుతుంది మొదటి వరుస మూడవ నిలువు వరుస మ్యాట్రిక్స్ వదిలివేస్తే సబ్ మ్యాట్రిక్స్ లేదా ఎక్కువ వరుసలను ఎక్కువ కాలమ్ ను తొలగించవచ్చు కాబట్టి కొన్ని వరుసలు మరియు కొన్ని కాలమ్ ను తొలగించడం ద్వారా ఈ చిన్న మ్యాట్రిక్స్ ను సబ్ మ్యాట్రిక్స్ అంటారు ఇక్కడ ర్యాంక్ నిర్వచించబడింది ఈ డెటర్మనెంట్ నుండి n m × n మ్యాట్రిక్స్ A కి ర్యాంక్ r ఉంది ఒకవేళ r × r సబ్ మ్యాట్రిక్స్ ఉంటే మాత్రమే కాబట్టి ఒక నాన్ జీరొ డెటర్మనెంట్ తో ఇప్పుడు ఇచ్చిన మ్యాట్రిక్స్ r × r సబ్ మ్యాట్రిక్స్ నుండి బయటపడాలి అయితే నాన్ జీరొ డెటర్మనెంట్ ఉంటుంది ప్రతి స్వేర్ డెటర్మనెంట్ యొక్క నిర్ణయకారి లేదా r1 లేదా అంతకంటే ఎక్కువ వరుసల యొక్క ప్రతి స్వేర్ సబ్మ్యాట్రిక్స్ 0 కాబట్టి మనం ప్రారంభించాలి మొత్తం మ్యాట్రిక్స్ ఉదాహరణకు ఇది 2×3 మ్యాట్రిక్స్ 2×2 సబ్ మ్యాట్రిక్స్ అంటే మనం చూడాలి మరియు అవన్నీ 0 కాదా అని చూడాలి అప్పుడు మనం ఒక స్థాయికి వెళ్ళాలి కాబట్టి ఈ సబ్ మ్యాట్రిక్స్ను ఇప్పుడు నాన్ జీరొ డెటర్మనెంట్తో చూడాలి A ఒక స్వేర్ మాత్రిక n×n అయినప్పుడు దానికి ర్యాంక్ n ఉంటుంది ఒక స్వేర్ మ్యాట్రిక్స్ ఉంటే మరియు దాని డెటర్మనెంట్ 0 కి సమానం కాదని det A ≠ 0 చెబితే అది పూర్తి ర్యాంక్ కలిగి ఉంటుంది కాబట్టి ర్యాంక్ n ఎందుకంటే డెటర్మనెంట్ 0 కాదు డెటర్మనెంట్ 0 అయితే ఆర్డర్ n 1 యొక్క ఈ విభిన్న సబ్ మ్యాట్రిక్స్ లో మనం తగ్గించాలి ఆర్డర్ n యొక్క అన్ని సబ్ మ్యాట్రిక్స్ ను మరియు వాటి డెటర్మనెంట్ అన్నీ 0 అయితే మనం తనిఖీ చేయాలి n 2 కు తగ్గించండి కాబట్టి ఉదాహరణకు ఈ n 1 సబ్ మ్యాట్రిక్స్ లో ఒకదానికి నాన్ జీరొ డెటర్మనెంట్ కూడా ఉంటుంది అప్పుడు ర్యాంక్ n 1 అవుతుంది మరియు 0 మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ 0 ఎందుకంటే మనకు ఉదాహరణకు లేదు ఇక్కడ ఇది నాన్ జీరొ డెటర్మనెంట్తో ఏదైనా సబ్మ్యాట్రిక్స్ అన్ని ఎంట్రీలు 0 అయినందున స్థాయి 1 వరకు కూడా తీసుకోండి కాబట్టి మీరు తీసుకునే అన్ని సబ్ మ్యాట్రిక్స్ లొ డెటర్మనెంట్ 0 గా ఉండబోతున్నాయి కాబట్టి దీన్ని 0 మ్యాట్రిక్స్ ర్యాంక్ 0 అని పిలుస్తాము ఇక్కడ మనము ఈ ఉదాహరణను A 3 1 2 6 2 4 3 1 2 తీసుకుందాము ఈ ఉదాహరణలో A యొక్క డెటర్మనెంట్ 0 అని స్పష్టంగా గమనించవచ్చు ఎందుకంటే ఇక్కడ 3 1 2 మరియు ఈ రో కూడా 3 1 2 కాబట్టి దీని యొక్క డెటర్మనెంట్ 0 అవుతుంది కాబట్టి A యొక్క డెటర్మనెంట్ 0 అంటే ఇప్పుడు ర్యాంక్ 3 గా ఉండకూడదు ఎందుకంటే మనకు ఈ 3×3 మ్యాట్రిక్స్ రావడం లేదు ఇది నాన్ జీరొ గా ఉండాలి డెటర్మనెంట్ నాన్ జీరొ గా ఉండాలి అప్పుడు ర్యాంక్ 3 ఉంటుంది ఇప్పుడు ర్యాంక్ 3 కన్నా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆర్డర్ 2 × 2 యొక్క సబ్ మ్యాట్రిక్స్ లను ఇప్పుడు మనం తనిఖీ చేయాలి మనము ఈ 2×2 సబ్మ్యాట్రిక్స్ ను ఏదైనా తీసుకుంటే ఈ రెండవ వరుస మూడవ నిలువు వరుసను మరియు మూడవ వరుసను వదిలివేయడం ద్వారా దీనిని తీసుకుంటాము మనకు ఈ డెటర్మనెంట్ ఉంది ఇప్పుడు ఇక్కడ డెటర్మనెంట్ 6 6 అవుతుంది కాబట్టి మళ్ళీ ఇది 0 మనం మరేదైనా 1 2 2 4 ను తీసుకుంటే ఇక్కడ సబ్ మ్యాట్రిక్స్ డెటర్మనెంట్ తీసుకున్నప్పుడు ఇది 0 మనం ఈ 64 6 మరియు ఈ 4 మరియు 3 మరియు 2 లను తీసుకుందాము కాబట్టి ఇక్కడ కూడా 12 12 0 కాబట్టి ఈ మ్యాట్రిక్స్ నుండి 2×2 ఆర్డర్ను మనం తీసుకునే ఏ డెటర్మనెంట్ అయినా 0 కాబట్టి అన్ని 2×2 సబ్ మ్యాట్రిక్స్ లకు 0 డెటర్మనెంట్ ఉంది మరియు ఇక్కడే మనం ఇప్పుడు ఆర్డర్ 1 యొక్క ఈ డెటర్మనెంట్ కోసం వెతకాలి కాని అది ఏమైనప్పటికీ నాన్ జీరొ మ్యాట్రిక్స్ కాబట్టి మనకు ఏ విలువ అయినా ర్యాంక్ ఆ సందర్భంలో 1 గా ఉండాలి ఎందుకంటే ఇది 0 మ్యాట్రిక్స్ కాదు ఇక్కడ ర్యాంక్ 1 ఈ ఉదాహరణలో 2 A 1 2 3 3 4 5 4 5 6 మనం మరొక ఉదాహరణను తీసుకుంటాము ఇక్కడ మనం A యొక్క ఈ డెటర్మనెంట్ 0 అని మళ్ళీ తనిఖీ చేస్తాము కాబట్టి డెటర్మనెంట్ A 0 అయినప్పుడు ర్యాంక్ ఉంటుంది ఇక్కడ మ్యాట్రిక్స్ క్రమం కంటే తక్కువ లేదా సమానంగా ఉండటానికి ఇది స్వేర్ మ్యాట్రిక్స్ కాబట్టి ర్యాంక్ A 3 మరియు ఈ సందర్భంలో మనం 1 1 3 4 ≠ 0 4 6 2 ఉంటే విలువ తీసుకునే ఈ డెటర్మనెంట్ ని కూడా గమనిస్తాము కాబట్టి ఇది 0 కి సమానం కాదు కాబట్టి మనకు సబ్ మ్యాట్రిక్స్ ఉంది దీని డెటర్మనెంట్ ఆర్డర్ 2 యొక్క సబ్ మ్యాట్రిక్స్ దీని డెటర్మనెంట్ 0 కాదు మరియు అక్కడ మనం ఇప్పుడు ర్యాంక్ 2 గా ఉండాలి ర్యాంక్ ను పొందే ప్రక్రియ మునుపటి కంటే కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ మనము రెడ్యూస్డ్ రో ఎచెలాన్ ఫామ్ కి తగ్గించాము ఆపై ర్యాంక్ ఏమిటో సులభంగా గుర్తించవచ్చు ఇక్కడ మీరు డెటర్మనెంట్స్ యొక్క ఈ విభిన్న ఆర్డర్ల కోసం వెతకాలి మరియు ఏదో నాన్ జీరొ కాదా అని తనిఖీ చేయాలి ఉదాహరణకు ఈ సబ్ మ్యాట్రిక్స్ లో డెటర్మనెంట్ నాన్ జీరొ ఉందని మనము సులభంగా చూశాము కాబట్టి ర్యాంక్ 2 మనము గుర్తింపు మాత్రిక A 1 0 0 0 1 0 0 0 1 తీసుకుంటే A1≠0 అని మనకు తెలుసు అందువల్ల ఈ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ 3 ర్యాంక్ యొక్క వివిధ నిర్వచనాలను చూసి నిర్ణయానికి రావడం ఒకటి వరుసలో ఉన్న పివట్ సంఖ్య తగ్గిన ఎచెలాన్ ఫామ్ మరొకటి లీనియర్లి డిపెండెంట్ వరుసల సంఖ్య లీనియర్లి ఇండిపెండెంట్ కాలమ్స్ చాలా ఉన్నాయి మరియు కాలమ్ స్పేస్ యొక్క డైమెన్షన్ గురించి కూడా మాట్లాడవచ్చు అది వరుస స్పేస్ యొక్క ర్యాంక్ డైమెన్షన్ తప్ప మరొకటి కాదు అది కూడా ర్యాంక్ మరియు మనము నిర్ణయాధికారుల పరంగా ర్యాంక్ గురించి చర్చించాము ఇక్కడ ఉపయోగించే కొన్ని సూచనలు ఇవి మీ శ్రద్ధకు ధన్యవాదాలు